ఈ యూనిట్లో మనము నియంత్రిత మూలాలను చూస్తాము ఇప్పటివరకు మనము వోల్టేజ్ మరియు కరెంట్ సోర్స్ మరియు రెసిస్టర్ కెపాసిటర్ మరియు ఇండక్టర్ వంటి ప్రాథమిక అంశాల గురించి చర్చించాము ఈ నియంత్రిత మూలాలు కూడా అనేక సర్క్యూట్లలో మనం చూసే మూలకాలు కాబట్టి ఒక రెసిస్టర్ వలె కాకుండా అవి భౌతికంగా అనుగుణంగా ఉండవు కానీ అవి చాలా క్లిష్టమైన సర్క్యూట్ల ప్రవర్తనను సంగ్రహించడానికి నమూనాలుగా ఉపయోగించబడతాయి కాబట్టి అవి సర్క్యూట్ విశ్లేషణ మరియు సర్క్యూట్ రూపకల్పనలో చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఉదాహరణకు సాధారణంగా ఉపయోగించే యాంప్లిఫైయర్ నియంత్రిత మూలంగా భావించబడుతుంది ఇది స్పీకర్ వాయిస్ లేదా మైక్రో ఫోన్ నుండి అవుట్పుట్ ద్వారా నియంత్రించబడుతుంది మరియు ఇది స్పీకర్ను నడిపించే అవుట్పుట్ను నియంత్రిస్తుంది మనము ఒక రెసిస్టర్ ని ఒక మూలకంగా గుర్తుచేసుకుంటే ఇది రెండు టెర్మినల్స్ మధ్య వోల్టేజ్ మరియు టెర్మినల్స్ గుండా వెళ్లే కరెంట్ ల మధ్య ఓమ్స్ నియమము ద్వారా ఒక ప్రత్యేక సంబంధాన్ని అమలు చేస్తుంది ఇది సరళ రెసిస్టర్ ఇప్పుడు మనము నియంత్రిత మూలాలు అని చెప్పినప్పుడు సాధారణంగా నియంత్రణ మూలాలు సరళము కావచ్చు లేదా కాకపోవచ్చు కానీ ఇక్కడ మనము సరళ నియంత్రిత మూలాలను మాత్రమే పరిశీలిస్తాము ఇప్పుడు నియంత్రిత మూలాలు కూడా ఇదే సంబంధాన్ని అమలు చేస్తాయి అయితే వివిధ జతల టెర్మినల్స్ మధ్య పరిమాణాలు ఉన్నాయి ఇప్పుడు ఏ పరిమాణాలు నియంత్రించబడుతున్నాయి మరియు ఏ పరిమాణాలు నియంత్రిస్తాయి అనేదానిపై ఆధారపడి మేము నాలుగు రకాల నియంత్రిత మూలాలను కలిగి ఉండవచ్చు వోల్టేజ్ నియంత్రిత వోల్టేజ్ మూలం ఇక్కడ ఒక నిర్దిష్ట జత టెర్మినల్స్ మధ్య వోల్టేజ్ మరొక జత టెర్మినల్స్ మధ్య వోల్టేజ్ను నియంత్రిస్తుంది అదేవిధంగా వోల్టేజ్ నియంత్రిత కరెంట్ సోర్స్ను కలిగి ఉండవచ్చు ఇక్కడ ఒక జత టెర్మినల్స్ మధ్య వోల్టేజ్ మరొక జత టెర్మినల్స్ మధ్య కరెంట్ ను నియంత్రిస్తుంది మరియు అదేవిధంగా మనం కరెంట్ కంట్రోల్డ్ వోల్టేజ్ సోర్స్ కలిగి ఉండవచ్చు ఇక్కడ సాధారణంగా షార్ట్ సర్క్యూట్గా భావించబడే బ్రాంచ్లో ప్రవహించే కరెంట్ ఒక జత టెర్మినల్స్ మధ్య వోల్టేజ్ను నియంత్రిస్తుంది చివరకు కరెంట్ కంట్రోల్డ్ కరెంట్ సోర్స్ ఇక్కడ షార్ట్ సర్క్యూట్గా భావించబడే ఒక నిర్దిష్ట బ్రాంచ్ ద్వారా ప్రవహించే కరెంట్ ఒక నిర్దిష్ట జత టెర్మినల్స్ మధ్య కరెంట్ను నియంత్రిస్తుంది మనము ఈ నియంత్రిత వనరులను ఒక్కొక్కటిగా తీసుకొని అవి ఎలా ప్రవర్తిస్తాయో చూస్తాము ముందుగా మనము వోల్టేజ్ నియంత్రిత వోల్టేజ్ మూలాన్ని తీసుకుంటాము ఇది ఈ ప్రత్యేక గుర్తు ద్వారా సూచించబడుతుంది ఇప్పుడు స్వతంత్ర వోల్టేజ్ మరియు కరెంట్ సోర్సెస్ ఒక డైమండ్ చిహ్నం ద్వారా సూచించబడుతుంది వాటి నుండి నియంత్రిత మూలాలను వేరు చేయడానికి వృత్తాకార చిహ్నం ద్వారా సూచించబడతాయి కాబట్టి దీని అర్థం ఏమిటంటే ఇవి కంట్రోలింగ్ నోడ్స్ మరియు ఈ రెండింటి మధ్య వోల్టేజ్ అంటే Vx ఇది కంట్రోలింగ్ సైడ్ మరియు ఇది కంట్రోల్డ్ వైపు మరియు ఈ రెండింటి మధ్య వోల్టేజ్ k ఇవ్వబడుతుంది కాబట్టి ఈ k అనేది వోల్టేజ్ నియంత్రిత వోల్టేజ్ మూలం యొక్క సోర్స్ కాబట్టి ఈ నోడ్లను మనము n1n2 n3 n4 అని సూచిస్తే n3 మరియు n4 నోడ్ ల మధ్య వోల్టేజ్ వ్యత్యాసం n1 మరియు n2 నోడ్ ల మధ్య వోల్టేజ్ వ్యత్యాసాన్ని k అనుపాత స్థిరాంకంతో గుణిస్తే వచ్చే విలువకు సమానము ఇప్పుడు మొదటగా ఇది లీనియర్ ఎందుకు కంట్రోలింగ్ వోల్టేజ్ దీని ఫలితంగా k రెట్లు నియంత్రిత వోల్టేజ్ వస్తుంది ఇప్పుడు నియంత్రణ వోల్టేజ్ అని చెప్పండి స్పష్టంగా ఇది నియంత్రిత వోల్టేజ్ మొదటి సందర్భంలో వోల్టేజ్ kVx1 అని మనము చూసే విధంగా స్పష్టంగా వ్రాయవచ్చు ఇది రెండవ సందర్భంలో వోల్టేజ్ kVx2 అని మనము చూస్తాము కారణం సరళ కలయిక యొక్క ఫలితం మనకు అదే సరళ కలయికను ఇస్తుంది మొదటి సందర్భంలో ఇది kVx1అవుతుంది రెండవ సందర్భంలో ఇది kVx2 అవుతుంది వీటి సరళ కలయిక kVx1 kVx2 అవుతుంది కాబట్టి ఇది సరళ మూలకం ఇది సంబంధం నుండి చాలా స్పష్టంగా ఉండాలి ఎందుకంటే kVx1 ఒక సరళ ఫంక్షన్ ఈ కోర్సు విషయానికి వస్తే ఇది సర్క్యూట్ విశ్లేషణ గురించి కాబట్టి కొన్ని సర్క్యూట్లలో ఈ నియంత్రిత మూలాలు ఉంటాయి మరియు వాటితో సర్క్యూట్లను మీరు విశ్లేషించాలి కాబట్టి మీరు ఈ మూలకం సంబంధాలను నేను ఇప్పటికే ఇచ్చిన వోల్టేజ్ నియంత్రిత వోల్టేజ్ మూలాల కోసం వర్తింపజేయండి మరియు మీరు సర్క్యూట్ను విశ్లేషించవచ్చు కాబట్టి ఉదాహరణకు మనకు వోల్టేజ్ నియంత్రిత వోల్టేజ్ మూలం ఉంటే మరియు వీటి మధ్య నేను ఒక వోల్ట్ ఉంది మరియు ఈ వోల్టేజ్ నియంత్రిత వోల్టేజ్ మూలం k 5 అని చెప్తే ఈ రెండింటి మధ్య నాకు 5 వోల్ట్లు ఉంటాయి అదేవిధంగా నేను ఇన్పుట్ను వర్తింపజేస్తే మీరు ఈ వైపు ఇన్పుట్గా భావించవచ్చు మరియు ఇది అవుట్పుట్ నేను 20sintmVఈ వైపు వర్తింపజేయమని చెప్పాను ఈ వైపు నేను ఐదు రెట్లు అంటే 100sintmV పొందుతాను కాబట్టి వోల్టేజ్ నియంత్రిత వోల్టేజ్ మూలం ఒక యాంప్లిఫైయర్ వాస్తవానికి ఇది యాంప్లిఫైయర్కు మోడల్గా ఉపయోగించబడుతుంది ఇప్పుడు ఈ కంట్రోల్డ్ సోర్స్ మరియు ఇతర వాటి గురించి నేను నొక్కిచెప్పాలనుకుంటున్న ఒక విషయం ఏమిటంటే అవి ఏకపక్షంగా ఉంటాయి అంటే మీరు ఒక రెసిస్టర్ ని పరిగణిస్తే దీనికి ఈ V IR సంబంధం ఉంది ఇది రెండింటినీ ఒక వోల్టేజ్ V ను వర్తింపజేయడం ద్వారా అర్థం చేసుకోవచ్చు లేదా కరెంట్ I V R కరెంట్ మూలాన్ని వర్తింపజేయడం ద్వారా వోల్టేజ్ I R వస్తుంది కాబట్టి రెండు మార్గాలు సాధ్యమే కానీ నియంత్రిత మూలం కోసం అలా ఉండదు మీరు ఈ వైపున ఒక వోల్ట్ను వర్తింపజేయవచ్చు మరియు ఆ వైపు ఐదు వోల్ట్లను పొందవచ్చు కాబట్టి సాధారణంగా మీరు ఈ వైపు వర్తించండి మరియు మరొక వైపు పొందండి ఇది నియంత్రిత మూలం కానీ మరొక వైపు ఐదు వోల్ట్లను పొందవచ్చు మీరు ఈ వైపు వోల్టేజ్ను వర్తించలేరు కాబట్టి నియంత్రిత వోల్ట్ మూలం ఇప్పటికీ అదే సంబంధాన్ని అనుసరిస్తుందని అనుకుందాం మరియు మీరు కుడి వైపుకు వోల్టేజ్ను వర్తింపజేయలేరు మరియు ఈ వైపుకు వెళ్లండి కాబట్టి ఇది అర్థరహితం ఇప్పుడు ఇది వోల్టేజ్ మూలం మీరు దానిపై మరొక వోల్టేజ్ మూలాన్ని వర్తించలేరు వోల్టేజ్ మూలాల సమాంతర కనెక్షన్ చెల్లదని మాకు తెలుసు కాబట్టి నియంత్రిత మూలంలో నియంత్రణ ఒక దిశ మాత్రమే ప్రవహిస్తుంది నియంత్రణ వైపు నుండి నియంత్రణ వైపుకు దీనిని ఏకపక్ష మూలకం అంటారు నేను కంట్రోల్ ఇన్పుట్లో kvx వర్తింపచేసి మరియు కంట్రోలింగ్ సైడ్ నుండి vyk సంబంధిత అవుట్పుట్ను ఆశించలేము ఈ రకమైన విషయం సాధ్యం కాదు